ఈ మాడ్యూల్లో మనం చూడబోయేది C మరియు అనేక ఇతర ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చాలా ఆసక్తికరమైన అంశాన్ని మీకు అందిస్తాయి ఇది కేవలం వ్యాల్యూస్ ని యాక్సెస్ చేయడమే కాదు వేరియబుల్స్లో నిల్వ చేయబడిన విలువల ను యాక్సెస్ చేస్తుంది మెమరీ స్థానాలు లేదా అడ్రస్ లను కూడా యాక్సెస్ చేస్తుంది పాయింటర్ అంటే ఏమిటి కాబట్టి అలా చేయడానికి మనం k అనే వేరియబుల్ని ప్రకటించినప్పుడు ఏమి జరుగుతుందో గుర్తుంచుకోండి మేము int k చేస్తే k అనేది ఒక మెమరీ లొకేషన్ పేరు అది ఒక సమయంలో ఒకే విలువ ను కలిగి ఉంటుంది ఉదాహరణకు మన దగ్గర int k ఉంటే k అనేది ఇచ్చిన array లొకేషన్ 100 కావచ్చు మరియు ఏదో ఒక సమయంలో మీరు k38 ని కలిగి ఉండవచ్చు ఈ 38 విలువ k అనే ఈ లొకేషన్లోకి వస్తుంది కాబట్టి ప్రోగ్రామ్ల దృక్కోణం నుండి మేము వేరియబుల్ పేరు అయిన kని ఉపయోగించబోతున్నాము అంతర్గతంగా అది లొకేషన్ 100లో స్టోర్ చేయబడుతుంది మరియు స్టోర్ చేయబడిన విలువ 38 అవుతుంది కాబట్టి అది వేరియబుల్ యొక్క భావన అవుతుంది ఇప్పుడు పాయింటర్ అంటే ఏమిటి ఒక పాయింటర్ తప్పనిసరిగా వేరియబుల్ అవ్వాలి మరియు ఈ ఉదాహరణలో మనకు int స్టార్ pint p అనే ఈ విషయం ఉంది కాబట్టి ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ఈ స్టార్ అనే విషయం ఇది int p కాదు ఇది int స్టార్ p int p కాబట్టి C లో వేరియబుల్ నేమ్ లో స్టార్ చెల్లుబాటు అయ్యే అక్షరం కాదని గుర్తుంచుకోండి ఈ స్టార్ నిర్దిష్టమైన వాటి కోసం కేటాయించబడుతుంది ఈ సందర్భంలో p అనేది పూర్ణాంకానికి పాయింటర్గా ఉండాలి కాబట్టి ఇది ఏమి చేస్తుందో చూద్దాం మేము Int p అని పిలవబడేదాన్ని ప్రకటిస్తే ఈ p అనేది అసలు విలువ కు బదులుగా మెమరీ లొకేషన్ లను కలిగి ఉంటుంది దాని అర్థం ఏమిటో చూద్దాం p అనేది వేరియబుల్ అంటే మనకు ఇంతకు ముందు ఉన్నట్లుగా మీ కంపైలర్ దాని కోసం కొంత లొకేషన్ ని కేటాయించబోతోంది p అనేది వేరియబుల్ ఇది లొకేషన్ 200 కి కేటాయించబడిందని చెప్పండి మరియు మీరు Int p అని చెప్పినప్పుడు అది పాయింటర్ అనే అర్థాన్ని తెలుపుతుంది మేము int p100 అని పెట్టినట్లయితే 100 విలువ ఈ లొకేషన్ 200 కి వస్తుంది మరియు మేము p చేస్తే p అనేది మీరు చేస్తున్న ఆపరేషన్ దాని అర్థం ఏమిటంటే మీరు లొకేషన్ 100 ని తీసుకుంటారు అది దేనిని సూచిస్తుందో చూడండి కాబట్టి మేము 100 విలువను తీసుకుంటాము దానిని విలువ గా చదవడానికి బదులుగా మేము అడ్రస్ గా చదువుతాము మరియు ఆ అడ్రస్ లో ప్రస్తుతం ఉన్న విలువ ఏమిటి కాబట్టి ప్రస్తుతం ఉన్న విలువ 38 కాబట్టి p అనేది ఇంటీజర్ పాయింటర్ దీని అర్థం ఏమిటంటే మీరు రిఫరెన్స్ చేయబోయే విలువ నిజానికి ఇంటీజర్ అవుతుంది p దానిని సూచిస్తోంది p అనేది 38 విలువని కలిగి ఉండదు కానీ p అనేది 38 ని స్టోర్ చేయబడిన అడ్రస్ ను కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని చూడటానికి ఒక మార్గం క్రింది విధంగా ఉంది మన డిపార్ట్మెంట్లో మనకు ఒక HOD ఉన్నారని చెప్పుకుందాం మరియు HOD అంటే డిపార్ట్మెంట్ హెడ్ ఇది వాస్తవానికి ఒక వ్యక్తి వ్యక్తులు ఉన్నారని అనుకుందాం మరియు HODలు కాగల అనేక మంది వ్యక్తులు ఉన్నారని అనుకుందాం కానీ ఏ సమయంలోనైనా డిపార్ట్మెంట్ హెడ్ గా ఒకే వ్యక్తి ఉంటాడు ఒక విద్యార్థిగా మీరు లోపలికి వెళ్లి HOD ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారని చెప్పండి మీరు వెళ్లి ఈ అధ్యాపక సభ్యులలో ప్రతి ఒక్కరినీ HOD ఎవరు అని అడగవచ్చు కానీ HOD అనే భావన ఎల్లప్పుడూ ఒక వ్యక్తి మాత్రమే ప్రస్తుత HOD ప్రొఫెసర్ Z అని చెప్తుంది ఈ చిన్న మార్కర్ X Y మరియు Z అనే ముగ్గురు ప్రొఫెసర్లు ఉన్నారని అనుకుందాం మరియు మీరు లోపలికి వచ్చి ప్రస్తుత HOD ఎవరు అని అడగండి మరియు మేము ప్రస్తుత HOD Z అని చెప్తున్నాము కాబట్టి బయటి నుండి ఆ విధంగా ప్రస్తుత HOD ఎవరో మీరు తెలుసుకోవలసిన అవసరం లేదు మీరు ప్రస్తుత HOD ఎవరు అని అడిగారు మరియు మీరు ప్రొఫెసర్ Zకి సూచించబడతారు భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో ప్రొఫెసర్ Z HOD పదవి నుండి వైదొలిగి ప్రొఫెసర్ X హెడ్షిప్ని తీసుకుంటారని చెప్పండి ఆపై పాయింటర్ Xని సూచిస్తుంది మరలా మరొకరు లోపలికి వెళ్లి అదే ప్రశ్న అడిగారని అనుకుందాం ప్రస్తుత HOD ఎవరు ఈ పాయింటర్ ఇప్పుడు Xని సూచించగలదు మరియు Z కాదు కాబట్టి మీరు నిజంగా పొందుతున్నది ఆక్చువల్ వ్యాల్యూ కాదు ఇది X Y లేదా Z కానీ మీరు ఆక్చువల్ విలువ కు పాయింటర్ని పొందుతున్నారు కాబట్టి ఇది ఉదాహరణకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది మా డిపార్ట్మెంట్ లో ఉన్న విషయం కాబట్టి మా డిపార్ట్మెంట్ లో మాకు headcse in అనే ఇమెయిల్ అడ్రస్ ఉంది కాబట్టి ఈ headcse ac in అనేది శాశ్వత ఇమెయిల్ అడ్రస్ అయితే ఇది వేర్వేరు సమయాల్లో వేర్వేరు వ్యక్తులను సూచిస్తుంది కాబట్టి ఉదాహరణకు 2013 సంవత్సరంలో మన ప్రస్తుత HOD అతని ఇమెయిల్ అడ్రస్ ఇప్పుడు సూచించబడింది పదవిని వదులుకోవడంలో అతని వంతు వచ్చినప్పుడు 2015లో మరొకరు HOD అయ్యారని అనుకుందాం ప్రొఫెసర్ Y HOD అయ్యారని అనుకుందాం అప్పుడు మేము ప్రొఫెసర్ Xకి సూచించే పాయింటర్ను తీసివేయగలను మరియు దీనికి బదులుగా ఆ పాయింటర్ ని ప్రొఫెసర్ Yకి సూచించగలను మరియు ఈ విధంగా మీరు ఎల్లప్పుడూ headcseకి ఇమెయిల్ పంపుతారు మరియు ఇంటర్నల్ పాయింటర్ ప్రస్తుత HOD ఎవరు అనే దాన్ని బట్టి దానిని ప్రొఫెసర్ X లేదా Y లేదా Zకి ఫార్వార్డ్ చేస్తుంది ఇది చాలా ఉపయోగకరమైన కాన్సెప్ట్ మరియు ఇది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీని ఉదాహరణలను మేము తరువాత చూస్తాము కానీ ఇప్పుడు కేవలం గుర్తుంచుకోండి p అనేది ఇతర వేరియబుల్ లాగానే ఉంటుంది ఇది మెమరీ లొకేషన్ ని పొందుతుంది కానీ దానిలోని విలువ ఇంటీజర్ లేదా ఫ్లోటింగ్ పాయింట్ వ్యాల్యూ లేదా క్యారెక్టర్ కాదు అది మెమరీ అడ్రస్ అవుతుంది ఈ మెమరీ అడ్రస్ మీరు దానిని ఏదో ఒక లొకేషన్ కి సూచించినట్లుగా భావించవచ్చు మరియు మీరు p చేసినప్పుడు మీరు అడ్రస్ ను చూస్తున్నారు మరియు అది ఏమి సూచిస్తుందో మరియు అక్కడ నుండి మీరు పొందే విలువ ఏమిటో చూస్తారు ఏదైనా ఇతర వేరియబుల్ వలె p కూడా ఒకేసారి ఒక అడ్రస్ ను మాత్రమే కలిగి ఉంటుంది కానీ మీరు వేర్వేరు సమయాల్లో వేర్వేరు అడ్రస్ లను సూచించవచ్చు వేరియబుల్స్ వేర్వేరు సమయాల్లో వేర్వేరు వ్యాల్యూస్ ని కలిగి ఉన్నట్లే పాయింటర్ వేరియబుల్ కూడా వేర్వేరు సమయాల్లో వేర్వేరు అడ్రస్ లను కలిగి ఉంటుంది మేము పాయింటర్ విలువ ను 100 నుండి 250కి మారుస్తాము మేము pని 100 నుండి 250కి మారుస్తాము అప్పుడు అది కొత్త లొకేషన్ 250 ని సూచించవచ్చు మరియు ఇప్పుడు p ఇప్పుడు 84 అవుతుంది మరియు 38 కాదు దీన్ని అర్థం చేసుకోవడానికి l విలువ మరియు r విలువ అని పిలవబడే ఈ కాన్సెప్ట్ ను తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉండవచ్చు మనం చెప్పుకుందాం మనకు వేరియబుల్ k ఇవ్వబడింది l విలువ మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్ ను సూచిస్తుంది కాబట్టి lవిలువ ఎడమ వైపున ఉపయోగించబడుతుంది కాబట్టి మేము k అని చెప్పినప్పుడు అది వాస్తవానికి ఒక నిర్దిష్ట మెమరీ లొకేషన్ అవుతుంది అది l విలువ మరియు r విలువ మీరు ఉంచబోయే ఆక్చువల్ విలువ కాబట్టి మేము k x y అని చెబితే x y అనేది ఒక విలువ అవుతుంది మరియు దీని విలువ kలో స్టోర్ చేయబడుతుంది కాబట్టి x y విలువ అనేది r వ్యాల్యూ అవుతుంది మరియు k యొక్క అడ్రస్ అనేది l విలువ అవుతుంది కాబట్టి పాయింటర్స్ నిజానికి మీరు l విలువని మార్చటానికి అనుమతిస్తుంది మీరు ఎల్లప్పుడూ కుడి వైపున ఎక్స్ప్రెషన్లను కలిగి ఉంటారు మీరు ఎల్లప్పుడూ r విలువ ను పొందుతారు కానీ మీరు నిజానికి l విలువకు కూడా మీరు పాయింటర్ ల ద్వారా యాక్సెస్ని పొందగలరు పాయింటర్లు మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్ ను స్టోర్ చేసే వేరియబుల్స్ మరియు పాయింటర్కు అవసరమైన మెమరీ మెషీన్లోని మెమరీ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఉదాహరణకు మన దగ్గర 8 బిట్స్ లేదా 1 బైట్ సైజ్ ఉన్న పాయింటర్ ఉందని చెప్పుకుందాం ఇది 256 వేర్వేరు లొకేషన్స్ ను మాత్రమే సూచించగలదు కానీ మేము 2 బైట్స్ సైజ్ లో పాయింటర్ని కలిగి ఉంటే అది 64000 లేదా 64K లొకేషన్స్ ను సూచించవచ్చు తద్వారా 65536 లొకేషన్స్ ఉంటాయి ఇది 4 బైట్స్ అయితే అది 4 గిగాబైట్ లొకేషన్స్ లేదా 232 లొకేషన్స్ మొదలైనవాటిని సూచించవచ్చు కాబట్టి పాయింటర్ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం మనం నేమ్ కి ముందు ఉంచుతాము p అనేది వేరియబుల్ పేరు మరియు మీరు వేరియబుల్ పేరుకి ముందు ఈ గుర్తు స్టార్ లేదా స్టార్ అని పిలువబడే దానిని కలిగి ఉంటారు మరియు దానికి ముందు మీరు డేటా టైప్ ని కలిగి ఉంటారు కాబట్టి పాయింటర్ వేరియబుల్తో మూడు విషయాలు ఉన్నాయి మీకు డేటా టైప్ ఉంది మీకు స్టార్ ఉంది మరియు మీకు వేరియబుల్ పేరు ఉంది p అనేది వేరియబుల్ పేరు మరియు అక్కడ ఉన్న స్టార్ సింబల్ కంపైలర్ కు పాయింటర్ వేరియబుల్ కావాలని తెలియజేస్తుంది అది ఇంటీజర్ p కాకూడదు అది పాయింటర్ p అయి ఉండాలి అంటే మీరు వాటిలో అడ్రస్ లను స్టోర్ చేయబోతున్నారు ఇంటీజర్ విలువలని కాదు కంపైలర్ అనేది మీరు అడ్రస్ ను స్టోర్ చేయాలనుకుంటున్న బైట్లను పక్కన పెడుతుంది మరియు ఈ Int విషయం అంతకు ముందు చెప్పింది మేము ఇంటీజర్ విలువలని సూచించడానికి ఈ పాయింటర్ ఉపయోగించాలనుకుంటున్నాము కాబట్టి మీరు ఫ్లోటింగ్ పాయింట్ విలువలు మరియు మొదలైనవి కలిగి ఉండవచ్చు ఈ సందర్భంలో మీకు ఫ్లోటింగ్ పాయింట్ పాయింటర్ అవసరం కాబట్టి పాయింటర్ వేరియబుల్స్లోని విషయాలు ఏమిటో చూద్దాం కాబట్టి ఇక్కడ ఎడమ వైపున ఒక చిన్న కోడ్ ఉంది కాబట్టి int k38 అంటే k అనే వేరియబుల్ ఉంది దీని విలువ 38 అవుతుంది మరియు మీకు int p ఉంది మరియు ఈ int p ఉన్నాయి కాబట్టి మేము int k38 అంటే నాకు ఇంటీజర్ వేరియబుల్ k ఉంది int p అనేది p అనేది పాయింటర్ వేరియబుల్ మరియు తర్వాత మనం కొన్ని ఆపరేషన్లు చేయబోతున్నాం కాబట్టి దీని అర్థం ఏమిటో చూద్దాం కాబట్టి Int k38 అది ఏమి చేస్తుంది కంపైలర్ k అనేది డేటా టైప్ ఇంటీజర్ యొక్క ఇంటీజర్ అని చూస్తుంది కాబట్టి k అనేది డేటా టైప్ ఇంటీజర్ యొక్క వేరియబుల్ కనుక ఇది మీకు మెమరీ లొకేషన్ ని ఇస్తుంది ఈ సందర్భంలో ప్రోగ్రామ్ వైపు నుండి ఇది 100 అని మేము ఊహిస్తున్నాము మేము దానిని k అని పిలుస్తాము మరియు స్టోర్ చేయబడిన విలువ 38 కాబట్టి ఇది మీకు ఇప్పటికే తెలిసిన విషయం ఇప్పుడు మనం తదుపరి లైన్ int p ని చూద్దాం కాబట్టి p అనేది వేరియబుల్ పేరు కాబట్టి ప్రతి వేరియబుల్ మెమరీ లొకేషన్ ని పొందుతుంది కాబట్టి p మెమరీ లొకేషన్ ని పొందుతుంది ఈ సందర్భంలో ఇది 200 అని మేము ఊహిస్తున్నాము అయితే p ఏ రకానికి చెందినది p అనేది ఇంటీజర్ స్టార్ లేదా ఇంటీజర్ కి పాయింటర్ కాబట్టి int p అనేది ఇప్పుడు ఇంటీజర్ కి ఒక పాయింటర్ ఇక్కడ ప్రారంభించేందుకు మన దగ్గర ఏమీ లేదు కాబట్టి మొదట్లో p లో తెలియని విలువ ఉంటుంది తర్వాతి స్టేట్మెంట్లో pk ఉంది కాబట్టి k ఆంపర్సెండ్ యొక్క అర్థం k యొక్క అడ్రస్ ను ఇవ్వడం k యొక్క కంటెంట్లను కాదు k యొక్క అడ్రస్ ను ఇవ్వండి మరియు k యొక్క అడ్రస్ ఏమిటి అది 100 అవుతుంది కాబట్టి మీరు pk అని చెప్పినప్పుడు p విలువ 100ని పొందుతుంది గుర్తుంచుకోండి ఇది 38 కాదు ఈ సమయంలో 100 వస్తుంది p అనేది k అడ్రస్ ను సూచిస్తోందని మరియు మీరు p 5 అని చెప్పినప్పుడు 200 లొకేషన్ లో ఉన్న pని తీసుకోండి అని అర్థం ఇది 100 అవుతుంది మరియు p అనేది 100 ద్వారా సూచించబడిన పాయింటర్గా భావించబడుతుంది ఇది ఇప్పుడు 38 అవుతుంది దీనిని 5కి మార్చండి కాబట్టి p 38అనేది 5కి మార్చబడుతుంది కాబట్టి మనం ఇలా ఇంకొక సారి చేద్దాం p అనేది లొకేషన్ 200 వద్ద ఉంది మీరు p 5 అని చెప్పినప్పుడు మీరు మొదట లొకేషన్ 200కి వెళ్లి అక్కడ విలువ ఏమిటో తెలుసుకోండి అందులో 100 విలువ ఉంది మరియు స్టార్ p అంటే p ద్వారా సూచించబడిన విలువ ఇది ప్రస్తుతం 38 కాబట్టి మీరు 38ని తీసుకుంటారు మరియు p అనేది 5 కావాలి అంటే ఈ 38ని 5కి మార్చాలి కాబట్టి ఇది ఈ 100ని 5కి మార్చడం లేదు అది ఈ 38ని 5కి మారుస్తుంది కాబట్టి పాయింటర్ ఇప్పటికీ k అందుబాటులో ఉన్న లొకేషన్ను సూచిస్తుంది ఈ సమయంలో మనం వెళ్లి kని ప్రింట్ చేస్తే వాస్తవానికి k అనేది 5ని కలిగి ఉంటుంది మరియు 38 కాదు ఎందుకంటే k అడ్రస్ 100 వద్ద ఉంది మరియు మీరు అడ్రస్ 100 వద్ద విలువ ను మార్చడానికి pని ఉపయోగించారు మేము ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ని కలిగి ఉన్నాము ఇది దీన్ని మరింత వివరంగా చూపుతుంది a మరియు b అనే రెండు ఇంటీజర్స్ ఉన్నాయి a ప్రస్తుతం 10 విలువ ను కలిగి ఉంది మరియు b ప్రస్తుతం 5 విలువను కలిగి ఉంది మరియు ఈ int స్టార్ ip ip ఒక పాయింటర్ కాబట్టి ip అనేది ఇంటీజర్ పాయింటర్ మరియు ప్రస్తుతం దీనికి ప్రారంభ విలువ ఇవ్వలేదు ఈ సమయంలో మీరు a మరియు b అనేవి 2 లొకేషన్స్ అని ఊహించవచ్చు కాబట్టి మేము కుడి వైపున ఒక చిన్న రేఖాచిత్రం గీస్తాను కాబట్టి a అనేది కొంత లొకేషన్ అది 100 అని తెలుపుతుంది మరియు a 10 అని అనుకుందాం మనం 10ని లొకేషన్ 100 వద్ద ఉంచుతుంది b అనేది మరొక వేరియబుల్ ఇది లొకేషన్ 105 వద్ద ఉందని చెప్పండి మరియు అది 5 విలువ తీసుకోబోతోంది మరియు ip అనేది పాయింటర్ వేరియబుల్ ఇది లొకేషన్ 211 వద్ద ఉంది మరియు ప్రారంభీకరణ లేనందున ఇక్కడ తెలియని విలువ ఉంది అది తెలియదు ఇక్కడ మొదటి స్టేట్మెంట్ను చూద్దాం ip a ఉంది కాబట్టి a అనేది a యొక్క అడ్రస్ అవుతుంది కాబట్టి a యొక్క అడ్రస్ ఏమిటి ఇది 100 అవుతుంది కాబట్టి ఇది 100 విలువ ను కలిగి ఉంటుంది ఆపై ఇక్కడ printf స్టేట్మెంట్ను చూద్దాం కాబట్టి ప్రింట్ a ని ప్రింట్ ip ని మరియు ప్రింట్ ipని ప్రింట్ చేయమని చెప్తుంది ఈ మూడు విషయాలను మేము ప్రింట్ చేయబోతున్నాము మనకు ప్రింట్ a ఏమి చేస్తుంది ఇది మనకు 10 విలువను ఇస్తుంది ఎందుకంటే మీరు అన్ని వేరియబుల్స్ ని యాక్సెస్ చేసినప్పుడు మీరు నేరుగా వ్యాల్యూ ను పొందుతారు మరియు ip కోసం మీరు ఏమి పొందుతారు కాబట్టి ఇక్కడ మేము ip ను కూడా ప్రింట్ చేస్తున్నాము ip వ్యాల్యూ ఎంత ఉంటుంది Ip మీకు 100 ఇవ్వాలి ఎందుకంటే 100 అనేది ip లో స్టోర్ చేయబడిన అడ్రస్ మరియు ip అనేది ip లో స్టోర్ చేయబడిన అడ్రస్ యొక్క కంటెంట్ దానిని అర్థం చేసుకునే మార్గం ip అంటే ipలో స్టోర్ చేయబడిన అడ్రస్ లోని విషయాలను మనకు ఇస్తుంది కాబట్టి ipలో స్టోర్ చేయబడిన అడ్రస్ 100 అవుతుంది 100లోని కంటెంట్ 10 ఉంది కాబట్టి ఈ printf స్టేట్మెంట్ 10ని ప్రింట్ చేయాలని భావిస్తున్నారు ఇక్కడ 10ని ప్రింట్ చేయాలని భావిస్తున్నారు ఇక్కడ 100ని ప్రింట్ చేయాలని భావిస్తున్నారు మరియు ఇక్కడ 10 ని ప్రింట్ చేయాలని భావిస్తున్నారు అలాగే అప్పుడు ఈ లైన్ని చూద్దాం తర్వాతి లైన్ i ip ఈక్వెల్స్ అని చెబుతుంది కాబట్టి ip4 అది ఏమి చేస్తుందో చూద్దాం ip అంటే ఏమిటి కాబట్టి ip ద్వారా సూచించబడిన అడ్రస్ లోని కంటెంట్లను 4కి మార్చండి అని చెప్పింది కాబట్టి ip ఇప్పటికీ 100ని సూచిస్తోంది దానిలోని కంటెంట్లు వాస్తవానికి ఇప్పుడు 10 గా ఉండాలి దానిని 4కి మార్చండి కాబట్టి కంటెంట్లోని విషయాలు ip ద్వారా సూచించబడిన ఇంటీజర్ పాయింటర్ను 4కి మార్చాలి కాబట్టి మీరు ఇక్కడకు వెళ్ళండి మీరు 100ని చూడండి 100 ఇప్పుడు a వైపు చూపుతోంది కాబట్టి 100 అనేది aని సూచిస్తోంది మరియు మీరు దానిని 4కి మార్చాలనుకుంటున్నారు కాబట్టి ఈ printf స్టేట్మెంట్ మీరు దానిని 4కి మార్చినందున మీరు ip 4గా ఉంటుందని ఆశించవచ్చు కానీ దాని వల్ల ఏమి జరుగుతుంది అంటే a అనేది లొకేషన్ 100లో ఉంది ఇది a d ఉంది ఇది a యొక్క విలువను ప్రింట్ చేయవలసి ఉంటుంది ఇది ఇప్పుడు 4 అవుతుంది ip ఇప్పటికీ అడ్రస్ 100 లో ఉంది అక్కడ మీకు 100 కావాలి ip మారలేదు కాబట్టి ఇది ఇప్పటికీ 100 మరియు ip ఇప్పుడు ipలో ఉన్న అడ్రస్ ను తీసుకుంటుంది ఆ పాయింటర్ ని గమనించండి ఆ పాయింటర్ 4 కాబట్టి ఇది కూడా 4ని ప్రింట్ చేస్తుంది కాబట్టి ip మరియు a అదే విలువ ను కలిగి ఉంటాయి కాబట్టి ఇంతవరకు అంతా బాగనే ఉంది ఇప్పుడు ఈ ప్రకటన వల్ల ఏమి జరుగుతుందో చూద్దాం మనకు ip b ఉంది మనం ఇప్పుడు ip విలువ ని మారుస్తున్నాము కాబట్టి ip ఇప్పటికీ లొకేషన్ 211 వద్ద ఉంది మరియు మీరు ip b ని కలిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు 100కి బదులుగా మీకు b ఉంది అది 105 అవుతుంది కాబట్టి ఇది 105 అవుతుంది కాబట్టి మీరు 100 ని 105తో భర్తీ చేశారు ఇప్పుడు మీరు ఒక స్టెప్ వెనక్కి వెళ్లి ఆలోచిస్తే ip అనేది ఏమై ఉండాలి కాబట్టి ip ని చూద్దాం ip అంటే pలోని 105 కంటెంట్లను తీసుకుందాం మరియు లొకేషన్ 105లో స్టోర్ చేయబడిన వ్యాల్యూ ను కనుగొనండి అది 5 అయి ఉండాలి కాబట్టి b ఇప్పటికే 5 గా ఉంది ip ఇప్పుడు 105 ని కలిగి ఉంటుంది మరియు ip అనేది అడ్రస్ 105 యొక్క కంటెంట్ లను తెలుపుతుంది అంటే అది 5 అవుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్లో కొత్తది ఏమిటంటే మేము ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్ని dకి బదులుగా p అని ఉపయోగించాము కాబట్టి d ఇంటీజర్స్ కోసం ఉద్దేశించబడింది మరియు p పాయింటర్ డేటా టైప్స్ ని ప్రింట్ చేయడానికి ఉద్దేశించబడింది ఈ విషయాన్ని తప్పనిసరిగా అమలు చేయబోయే చిన్న ప్రోగ్రామ్ని చూద్దాం మేము పాయింటర్స్ అభ్యాసాన్ని చూడబోతున్నాము మేము ఇక్కడ అదే ప్రోగ్రామ్ని కలిగి ఉన్నాము కాబట్టి a మరియు bకి బదులుగా ఇక్కడ కౌంట్ మరియు నంబర్ అంటారు కాబట్టి కౌంట్ 10కి సమానం మరియు నెంబర్ 5కి సమానం మరియు మీకు ఈ విషయాలు ఇక్కడ ఉన్నాయి దాన్ని కంపైల్ చేసి రన్ చేద్దాం ఇక్కడ ఏమి జరుగుతుందో మీరు శ్రద్ధ వహించాలని మేము కోరుకుంటున్నాము ప్రారంభంలో కౌంట్ 10 కి సమానం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ను చూడండి ఈ లైన్ నంబర్ను చూద్దాం ఈ లైన్ అనేది ప్రింట్ కౌంట్ ప్రింట్ ip మరియు ప్రింట్ ip అని చెబుతోంది కౌంట్ 10 ip అనేది కొన్ని సున్నాలు దాని తర్వాత 2 3 fe 5 4 ఇది వాస్తవానికి అడ్రస్ ఇక్కడ ఎందుకు f ని ప్రింటింగ్ చేస్తుంది అనే దాని గురించి చింతించకండి ఇది హెక్సాడెసిమల్ ఫార్మాట్లో ఏదో ప్రింట్ చేస్తోంది అది కౌంట్ యొక్క అడ్రస్ మరియు మేము ఊహించినట్లుగా ip అనేది 10 కాబట్టి ఎందుకంటే ip count అయితే మనకు ip 4 అవుతుంది అంటే మీరు ఇప్పటికే కలిగి ఉన్న అడ్రస్ విలువను మార్చండి కంటెంట్లను 4కి మార్చండి కాబట్టి కౌంట్ కూడా 4 అవుతుందని ip అదే అడ్రస్ మరియు ip 4 అవుతుంది మనం రెండవ లైన్ లో చూస్తాము మరియు లైన్ నెంబర్ 15లో మేము ipని పాయింట్కి బదులుగా నెంబర్ కు మార్చాము మరియు నెంబర్ ల అడ్రస్ వేరే అడ్రస్ ఇది 2 3 fe 5 0 అవుతుంది మరియు 5 4 కాదు ip అనేది 2 3 fe 5 0కి మార్చబడిందని మీరు చూడవచ్చు వ్యాల్యూ 5 మరియు ip ద్వారా మీరు నిజానికి అదే వ్యాల్యూ ను 5 గా పొందుతారు a మరియు bకి బదులుగా ఈ ప్రోగ్రామ్లో కౌంట్ మరియు నంబర్ ఉన్నాయి ఈ వివరణ మరియు అక్కడ ప్రోగ్రామ్ ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది ఒక చిన్న పాయింట్ మరియు ఇది C లోని చాలా మంది అనుభవం లేని ప్రోగ్రామర్లను గందరగోళానికి గురిచేస్తుంది ఇది మెమరీ యొక్క వాస్తవ కాన్సెప్ట్ వ్యాల్యూస్ కు కేటాయించబడింది పాయింటర్ని డిక్లేర్ చేయడం వల్ల వ్యాల్యూ కోసం మెమరీని కేటాయించదు కాబట్టి మేము దాని అర్థం ఏమిటో వివరిస్తాము మనకు ఇంటీజర్ p ఉంది కాబట్టి మన దగ్గర Int p అనే డిక్లరేషన్ ఉంది ఇది చేయవలసింది ఏమిటంటే మేము p అనే వేరియబుల్ని కలిగి ఉండబోతున్నాము ఇది డేటా టైప్ ఇంటీజర్ పాయింటర్ అది లొకేషన్ 200లో ఉందని చెప్పుకుందాం మనకు ఇనిషియలైజేషన్ లేదు కాబట్టి మనకు p విలువ తెలియదు కాబట్టి మీరు ఇక్కడ చూస్తున్నది అదే కాబట్టి ఇక్కడ మీరు డాష్ డాష్ ఉన్నట్లు చూస్తారు ఇనిషియలైజేషన్ లేదు మరియు మేము ఈ ip 4 అని చెప్పండి ఇది ఏమి చేయాలి ఇది ఇప్పటివరకు తెలియని విలువ మరియు ఈ ip అనేది pలో స్టోర్ చేయబడిన అడ్రస్ ను తీసుకోండి ఆ పాయింటర్ని గమనించి విలువని 4కి మారుస్తుంది కానీ ఇది తెలియనిది తెలియని దానిని తీసుని మనకు తెలియని మెమరీ లొకేషన్కి వెళ్లి దానిని 4కి మార్చండి కాబట్టి ఇది ఏదో తెలియని అడ్రస్ ను సూచిస్తోంది మరియు ఈ తెలియని అడ్రస్ వ్యాల్యూ 4ని కలిగి ఉండాలని మీరు కోరుకుంటారు ఇది C లో చట్టపరమైన చర్య కాదు కాబట్టి ఏదో ఒక సమయంలో మీరు p తీసుకోవాలి మరియు దానిలో చెల్లుబాటు అయ్యే అడ్రస్ ను ఉంచాలి మరియు అప్పుడు మాత్రమే మీరు p ని యాక్సెస్ చేయగలరు విషయాల క్రమం ఏమిటో చూద్దాం ఆంపర్సండ్ p 200 ఎందుకంటే pకి మెమరీ లొకేషన్ ఇవ్వబడింది అది వేరియబుల్ కాబట్టి కంపైలర్ దానిని చేస్తుంది మీకు లొకేషన్ 200 వస్తుంది అయితే p అనేది తెలియదు కాబట్టి మనం వేరియబుల్ pని యాక్సెస్ చేస్తే మీరు ఈ లొకేషన్ 200 యొక్క కంటెంట్లను పొందుతారు ఇది తెలియదు కాబట్టి p అనేది ఇల్లీగల్ ఇది మమ్మల్ని మాడ్యూల్ 2 ముగింపుకు తీసుకువస్తుంది మరియు మాడ్యూల్ 3 మరియు 4లో మేము పాయింటర్లకు సంబంధించిన అనేక ఇతర సూక్ష్మబేధాలను పరిశీలిస్తాము మేము పాయింటర్లను దాని స్వంత సమస్యగా మాత్రమే చూడము కానీ పాయింటర్లను మరియు అర్రే లను ఎలా ఉపయోగించాలి మరియు అర్రే లను యాక్సెస్ చేయడానికి పాయింటర్ను ఉపయోగించినప్పుడు వచ్చే విభిన్న సమస్యలు ఏమిటో కూడా చూస్తాము కాబట్టి మీరు మాడ్యూల్ 2 ముగింపుకు చేరుకున్నారు మేము ఈ విషయాలను మాడ్యూల్స్ 3 మరియు 4లో చూస్తాము ధన్యవాదాలు